ఉపన్యాసం 17 పవర్ సిస్టం కంపోనెంట్స్ అండ్ పర్ యూనిట్ సిస్టం కొనసాగింపు కాబట్టి ఇప్పుడే మనం దీనిని చూసాము Zpu Vpu2Sload ఇది సమీకరణం 15 కాబట్టి తయారీదారు సరఫరా చేసే జనరేటర్లు ట్రాన్స్ఫార్మర్ మరియు మోటార్లు యొక్క ఇంపెడెన్స్ సాధారణంగా అతని స్వంత రేటింగ్పై పర్ యూనిట్ విలువలలో ఇస్తాడు దాని అర్థం ఏమిటంటే మీరు జెనరేటర్ లేదా ట్రాన్స్ఫార్మర్లు లేదా మోటారును కొనుగోలు చేస్తున్నప్పుడునేమ్ ప్లేట్ మీద MVA రేటింగ్ మరియు పర్ యూనిట్ రియాక్టన్స్ అందుబాటులో ఉండటం మీరు చూస్తారు ఇది సాధారణముగా పర్ యూనిట్ ఇంపెడెన్స్ కాబట్టి విద్యుత్ వ్యవస్థ కోసం ఇవన్నీ పర్ యూనిట్ విలువలలో వ్యక్తీకరించబడాలి ఎందుకంటే మీ సులభమైన లెక్కింపు కోసం మీరు అన్నింటినీ సాధారణ బేస్ లో మార్చాలి కాబట్టి ఎప్పుడైతే పరిమాణాలు అనగా బేస్ పరిమాణాలు MVA ఓల్డ్ నుంచి MVA న్యూ మరియు B ఓల్డ్ నుంచి B న్యూ కి మారుతాయోఅప్పుడు న్యూ ఇంపెడెన్స్ అనేది ఇలా ఇవ్వచ్చుఅది ఎలా అంటే ఇప్పుడే మీకు చూపించిన సూత్రం లాగా ఇది తరచుగా జరుగుతుంది మరియు ఇది సమీకరణం 16 Zpu new Zpu old KVBold right2MVAB oldMVAB newKVBnew2 ఇదే సమీకరణం 16 అంటే ఉదాహరణకు ఒకవేళ మీ దగ్గర పర్ యూనిట్ ఇంపెడెన్స్ లేక రియాక్టన్స్ లేక రెసిస్టన్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ ఇది మీ Zpu old అనగా ఇది పాత విలువ ఈ విలువను దాని బేస్ మీద ఎలా రాస్తాము అంటే KV బేస్ ఓల్డ్ మరియు MVA బేస్ న్యూ అందువల్ల ఈ ZB old KVBold 2MVAB oldసరేనా కాబట్టి ఓల్డ్ బేస్ కు ఇది బేస్ ఇంపెడెన్స్ అందువలన మీరు Zpu old ని ఓమిక్ విలువలకు మార్చండి అనగా మీ Z ఓమిక్ విలువలు నేను దీనిని Zpu oldకి సమానంగా ఉంచగలను ఇది ZBase oldకు పర్ యూనిట్ విలువలు గా ఉంటుంది కనుక ఇది యదార్థంగా ఓమ్ ఎందువలన అంటే ఇది మీ ZB oldకాబట్టి కనుక అది Zpu old 2 తో పెంచబడుతుంది అలా ఉండండిKVBold 2MVAB oldకావున ఇది ఓమిక్ విలువ ఇప్పుడు ఒకవేళ కొత్త బేస్ విలువ ఇచ్చారు అనుకోండి దానిని రూపాంతరం చేయాలి మరియు ఇది మీ B new B new అందువలన Z బేస్ ఇంపెడెన్స్ కొత్త విలువ వచ్చి దేనికి సమానం అంటే KVBnew 2MVAB new కాబట్టి ఇది కొత్త విలువ ఇది యదార్ధంగా ఓమ్అందువలన ఇప్పుడు j మరియు మీ క్రొత్త Z నేను దానిని ఎలా రాయవచ్చు అంటే క్రొత్త Zpu విలువలు వచ్చి Z ఓమిక్ విలువకు సమానంగా రాయవచ్చు మీకు ఏ విలువ అయితే ఇక్కడ వచ్చిందో అది ఓమిక్ విలువఈ ఓమ్ డివైడెడ్ బై ZBnew సరేనా ఇప్పుడు ఇది మీ Z ఓమిక్ విలువదీనిని ఇక్కడ ప్రతిక్షేపించండి మరియు ఈ jZBnew ఇక్కడ ఉన్నాయి KVBnew 2అందుబాటులో ఉంది కనుక MVA వచ్చి మీరు ఎప్పుడైతే ప్రతిక్షేపిస్తారో మీకు ఈ వ్యక్తీకరణ వస్తుంది Zpunew Zpuold KVBold 2MVAB oldMVAB newKVBnew2 ఇది సమీకరణం 16 వాస్తవానికి ఏదైనా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు దానిని మీ జ్ఞాపకార్థం ఉంచాల్సిన అవసరం లేదు మీరు పాత ఇంపెడెన్స్ ను మార్చండి మరియు దాని కోసం సంబంధిత బేస్ ఇవ్వబడింది కాబట్టి దీని కోసం మీరు ఈ భాగాన్ని లెక్కించవచ్చు మరియు మీరు విభజించినట్లయితే కొత్త బేస్ ఇంపెడెన్స్ వస్తుంది ఇప్పుడు తదుపరిది ఇది సంఖ్యా సమీకరణం 16 ఇవి తరచూ పూర్తిగా ఉండాలి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ యూనిట్ ప్రాతినిధ్యo కాబట్టి త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా చూపించవచ్చు అని మనం చూశాము ఎందువలన అంటే అది సమతుల్య వ్యవస్థ కాబట్టి కాబట్టి సిస్టమ్ యొక్క పర్ ఫేజ్ పరిష్కారాన్ని పొందటానికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మీ సింగిల్ ఫేజ్ రేఖాచిత్రం సరేనామాగ్నెటైజింగ్ ఇంపెడెన్స్ నిర్లక్ష్యం చేయబడిందికాబట్టి ఏ మాగ్నెటైజింగ్ ఇంపెడెన్స్ ను పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి ఈ వైపు మనం ప్రీ ప్రైమరీగా సూచిస్తాము ఇది ఫిగర్ 8 అది ఏమి సూచిస్తుంది అంటే ప్రాధమిక మరియు ద్వితీయ లీకేజ్ రియాక్టన్స్ పరంగా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ను Zp అనగా ఇది ప్రథమ వైపు ఇది Zs ఇది మీ టెర్మినల్ వోల్టేజ్ Vp మరియు ఇది మీ ద్వితీయ వైపు Vsఓల్టేజ్ Ep అనేది వైన్డింగ్ అంతటా ఉంది మరియు Es అనేది ద్వితీయ వైన్డింగ్ అంతటా ఉంది మరియు మలుపుల నిష్పత్తి వచ్చి 1 a తీసుకోవడం జరిగింది 1 a అంటే మనకు తెలిసిన చాలా సరళమైన విషయం నేను మీకు చెప్తాను ఒకవేళ ప్రథమ వైపు టర్న్స్ నిష్పత్తి వచ్చి N1 మరియు ద్వితీయ వైపు టర్న్స్ నిష్పత్తి వచ్చి N2 అనుకోండి కాబట్టి N1N2 అనగా దానిని ఎలా రాయవచ్చు అంటే 1 N2N1 1 a మరియు a N2N1 కనుక N1 అంటే ప్రథమ వైపు టర్న్స్ N2 అంటే ద్వితీయ వైపు మలుపులు కనుక a N2N1సరేనా కాబట్టి అందువలన టర్న్స్ నిష్పత్తి పరివర్తన నిష్పత్తి 1 a గా ఇవ్వబడింది ఈ విధంగా మనం చేస్తాము ఇప్పుడు ఈ విషయాన్ని మొత్తం అంతా కూడా సమానమైన వోల్టేజ్ సమీకరణాలను ప్రథమ లేక ద్వితీయ ఘనంగా సూచించే విధంగా రాయాలి మనం అవి రెండూ కూడా సమానమైన పర్ యూనిట్ లో ఉన్నాయా లేదా అని చూస్తాము కాబట్టి ప్రాథమిక వైపు వోల్టేజ్ బేస్ ను ఎంచుకుంటాం దానిని VpB గా ఎంచుకుంటాం 'p' అంటే ప్రాథమిక మరియు 'B' అంటే బేస్ మరియు ద్వితీయ వైపు దానిని VsB అనుకుంటారు 'S' అంటే ద్వితీయము మరియు 'B' అంటే బేస్ అంతే కాక మీరు సాధారణ వోల్ట్ ఆంపియర్ బేస్ ను ఎన్నుకోవాలి కనుక అది మీ VA B అది ఈ ట్రాన్స్ ఫార్మర్ కు వోల్ట్ ఆంపియర్ బేస్ ఇప్పుడు మీరు దీనిని ఈ విధంగా పిలుస్తారు అంటే ఇది V primary base VsB baseదీనిని ఎలా రాయవచ్చు అంటే 1a ఇది ప్రాధమిక సైడ్ వోల్టేజ్ Vp సెకండరీ సైడ్ వోల్టేజ్ Vs అని మీకు తెలుసు ఇది ప్రాధమిక సైడ్ వోల్టేజ్ Vp సెకండరీ సైడ్ వోల్టేజ్ Vs అని నేను అనుకుంటున్నాను కాబట్టి VpVs ప్రధమ వైపు వైన్డింగ్ లో N1 సంఖ్య గల మలుపులు ఉన్నాయి మరియు ద్వితీయ వైపు వైన్డింగ్ లో N2 సంఖ్య గల మలుపులు ఉన్నాయి కనుక దీనిని కూడా ఎలా రాయవచ్చు అంటే VsB baseVsBb ase

అందువలన మీ 'a'వచ్చి దేనికి సమానం అంటే a N2 N2N1 కాబట్టి ఇది యదార్ధంగా 1aసరేనా ఎందుకంటే అది N1N2 కాబట్టి కానీ a N2N1 దాని అర్థం VpB VsB 1a అందువలన ఎలాగూ వోల్ట్ ఆంపియర్ బేస్ అనేది సాధారణం కాబట్టి మనం ఏమి రాయవచ్చు అంటే IpB IsB a ప్రైమరీలు పట్టుకుంటే మీకు తెలుస్తుంది ప్రధమవైపు కరెంటు వచ్చి Ip మరియు ద్వితీయ వైపు కరెంటు వచ్చి Is అయితే మీకు తెలుసు N2N1 అంతేకాక మనం ఇప్పుడే చూశాము N2N1 వచ్చి 'a' కి సమానం అనిఅందువలన దీనిని ఎలా రాయవచ్చు అంటే primary side base current secondary side base current a కాబట్టి మనం అదే రాస్తున్నాం primary side base current secondary side base current a ఇది యదార్ధంగా సమీకరణం 18 అందువలన ప్రధమ వైపు వచ్చి బేస్ ఇంపెడెన్స్ ZpB primary side base voltage primary side base current ఇది మీ సమీకరణం 19 అదేవిధంగా ద్వితీయ వైపు బేస్ ఇంపెడెన్స్ వచ్చి VsB IsB అనగా secondary side base voltage secondary side current base current దీనిని సమీకరణం 20 అనుకోవచ్చు కనుక ఫిగరు 8 నుండి మీ ద్వితీయ వైపు ఉన్న ఓల్టేజ్ ను రాయవచ్చు మీరు ఈ లూప్లో రెండవ చట్టం యొక్క కారణాన్ని వర్తింపజేస్తారు కనుక అది Is Zs Vs Es0 సరేనా Vsactually Es ZsIs ఇది సమీకరణం 21 ఈ సమీకరణాన్ని మనం ఫిగర్ 8 నుంచి రాస్తున్నాము మరియు ద్వితీయ వైపు కె వి ఎల్ ను వర్తింపజేయడం కనుక అదే విధంగా Ep వచ్చి దేనికి సమానం అంటే Ep Ip Zp Ep Vp0 అందువలన EpVp Zp Ip ఇది సమీకరణం 22 కాబట్టి ప్రథమ వైపు మరియు ద్వితీయ వైపు రెండు వైపులా కూడా 2 ఓల్టేజ్ సమీకరణాలను రాశాము సరేనా కనుక ఇక్కడ మీరు గమనించాల్సింది మనం టెర్మినల్ వోల్టేజ్ ని రాశాం మరియు ప్రధమ వైపు వైన్డింగ్ Ep దగ్గర ఓల్టేజ్ కనుగొనండి అని రాయడం ఇది రెండవ సారి అంతేకాక ఈ Esఫై EsEpaఅనగా ఈ వోల్టేజ్ వచ్చి Epమరియు ఈ వోల్టేజ్ వచ్చి Es కాబట్టి ఏమిటంటే Ep ప్రధమ వోల్టేజ్ మరియు Es ద్వితీయ వోల్టేజ్ వచ్చి దేనికి సమానం అంటే N1N2 N1అంటే ప్రధమ వైపు ఉన్న మలుపులు మరియు N2అంటే ద్వితీయ వైపు ఉన్న మలుపులు ఇది యదార్ధంగా దేనికి సమానం అంటే 1a అనగా Es aEp ఇక్కడ కేవలం మీకు Es aEp అని చూపించాను కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అది వచ్చి యదార్ధంగా Ep Es ఇది నేను చేసిన దిద్దుబాటు యదార్ధంగా నేను రేఖాచిత్రం ని చూడలేదు కనుక అది Ep Es కావున ఇది వచ్చి దేనికి సమానం అంటే VpB Vs అంతే కానీ అది Vp Vs కనుక అది Ep Es అయి ఉండాలి ఎందువలన అంటే నేను ఆ సమయంలో రేఖాచిత్రం ని చూడలేదు కాబట్టి కనుక Vp Vs బదులు అది Ep Es అందువలన Es Ep మీరు సమీకరణం 23 నుంచి Es ను ప్రతిక్షేపించండి నా ఉద్దేశం దీనిని సమీకరణం 21లో ప్రత్యామ్నాయం చేయండి అలా చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే VsaEp Zs Isఇది సమీకరణం 24 ఇప్పుడు సమీకరణం 22 నుంచి Ep ను సమీకరణం 24 లో ప్రతిక్షేపించండి మీకు ఏం వస్తుంది అంటే Vsa Zs Is ఇది సమీకరణం 25 ఇప్పుడు ఈ సమీకరణము ను మనం పర్ యూనిట్ రూపంలో మార్చాలి కాబట్టి ఎప్పుడైతే మీరు పర్ యూనిట్ రూపంలో మార్చడానికి ప్రయత్నిస్తారో విషయం ఏమిటంటే Vsవచ్చి రియల్ ఓల్టేజ్ కు సమానము అనగా VsBద్వితీయ వైపు ఉన్న Vs ఓల్టేజ్ ఇన్ టూ VsB ఇది యదార్థంగా ఈ Vsఇక్కడ చూడండి Vs VsB Vs pu ఇది పర్ యూనిట్ వోల్టేజ్ అంటే మీరు Vs ని దేనికి సమానంగా రాయవచ్చు అంటే Vs puVsB అందువలన Vs బదులుగా మన ఏమి రాస్తాము అంటే Vs puVsB a అదే విధంగా మనం Vp ని రాస్తాముప్రధమ వైపు బేస్ ఓల్టేజ్ వచ్చి VpB కనుక Vp VpB వచ్చి దేనికి సమానం అంటే Vp puఅనగా Vp Vp pu VpB అందువలన మనము ఇక్కడ ఏమి రాస్తున్నాం అంటే Vp VpB Vp VpB Vp puఅంటే పర్ యూనిట్ విలువలు ఇన్ టూ ప్రధమ వైపు బేస్ ఓల్టేజ్ అదే విధముగా Zpఅది Zp ZpB Zp అనగా Zp Zp ZpB కాబట్టి ఈ Z Zp యదార్ధంగా Zp మరియు ZpB చేత భర్తీ చేయబడతాయి ఇది పర్ యూనిట్ ఇంపెడెన్స్ అదే విధముగా Ip విషయంలో కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను కనుక Ip విషయంలో కూడా Ip IpB పెడతాము కనుక ఇప్పుడు బ్రాకెట్ ను మూసివేయండి అదే విధముగా ద్వితీయ వైపు కూడా అది - ఈ పదం యదార్ధంగా - కాబట్టి Zs వచ్చి Zs ZsB అవుతుంది ఇదే ద్వితీయ వైపు బేస్ ఇంపెడెన్స్ మరియు Is వచ్చి Is IsB ఇదే ద్వితీయ వైపు బేస్ కరెంట్ ఇది సమీకరణం 26 ఇవన్నీ కూడా పర్ యూనిట్ రూపంలో పెట్టాముకానీ అదే సమయంలో వాటి బేస్ విలువలు పెంచబడాలి ఇప్పుడు సమీకరణం 26 ను VsB తో విభజించండి కనక ఎడమవైపు VsB పదం ఉంటుంది కాబట్టి ఈ సమీకరణం మొత్తాన్ని VsB తో విభజించండి మరియు సమీకరణాలు 17 18 19 and 20 ల రిలేషన్ ఉపయోగించుకోండి కాబట్టి 1718 19 మరియు 20 బేస్ పరిమాణాల కోసం మేము చూపించిన సమీకరణాలను మీరు ఉపయోగించుకోండి మరియు ప్రతిక్షేపించండి మీరు అలా చేసినట్లయితే మీకు ఏం వస్తుంది అంటే Vs ఈ భాగం మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను మీ అంతట మీరు చేయవచ్చు అని అనుకుంటున్నాను కాబట్టి Vs Vp Ip Zp - Is Zs బ్రాకెట్లో మనం అన్నింటినీ పర్ యూనిట్ గా రాస్తున్నాము ఎందుకంటే ఇవన్నీ అనగా ఓల్టేజ్ కరెంట్ మరియు ఇంపెడెన్స్ ల యొక్క పర్ యూనిట్ విలువలను సూచించడానికి ఇది సమీకరణం 27 కాబట్టి ఈ విషయాలన్నింటినీ భర్తీ చేయడానికి నేను చూపించినది మీ కోసం నేను ఎడమ వైపు ఉంచాను ఉదాహరణకు Ip వచ్చి Ip IpB Zs Zs మరియు ZsB మరియు మొదలైనవి కాబట్టి ఎడమ చేతి వైపు ఇది పని చేసింది కనుక ఇది యదార్థంగా మీ పర్ యూనిట్ ఇంపెడెన్స్ నా ఉద్దేశం ఏమిటి అంటే ఇది మీ ద్వితీయ ఓల్టేజ్ ప్రధమ ఓల్టేజ్ ఇవన్నీ కూడా పర్ యూనిట్ లో ఉన్నాయి అందువలన బ్రాకెట్లో పర్ యూనిట్ రాయడం జరిగింది ఇప్పుడు తర్వాతది మనం ఎలా రాయవచ్చు అంటే IpIs IpBIsBఇంతకు ముందే మనం చెప్పాము ప్రథమ మరియు ద్వితీయ కరెంట్ ల నిష్పత్తి వచ్చి దేనికి సమానం అంటే primary side base currentsecondary side base current 'a' అందువలన IpIpB IsIsBIp అంటే ప్రధమ వైపు IpIpB అని Ip అనేది ద్వితీయ వైపుకి కూడా సమానం అంతే కాక మనం Is I అని అనుకున్నాము అంటే పర్ యూనిట్ ప్రాధమిక వైపు మరియు ద్వితీయ వైపు ట్రాన్స్ఫార్మర్ కోసం రెండు ప్రవాహాలు సమానంగా ఉంటాయి మనము 'p' లేక 's' బదులు ఒకే విలువ అనుకుంటాం మరియు దానిని సరళీకృతం చేసిన తర్వాత మనం ఏమి రాస్తాము అంటే Iఅనగా పర్ యూనిట్ కరెంట్ ఎందుకంటే ప్రధమ మరియు ద్వితీయ వైపు పర్ యూనిట్ కరెంటు ఒకటే కాబట్టి ఇప్పుడు సమీకరణాలు 27 మరియు 28 లను ఉపయోగించి మీరు Ip మరియు Is బదులు I పెట్టండి ఎందుకంటే Ip Is I కాబట్టి కనుక Ip I మరియు అదే విధంగా Is I ఇవి రెండూ కూడా పర్ యూనిట్ లో ఉన్నాయి తర్వాత వీటిని మీరు ప్రత్యామ్న్యాయం చేసినట్లయితే మీకు ఏమి వస్తుంది అంటే Vs Vp I Z ఇది సమీకరణం 29 అయితే Z Z secondary side Zs క్షమించండి అది ZpZp ప్రథమ వైపు పర్ యూనిట్ విలువలు ప్లస్ Zs ద్వితీయ విలువలు ఇది సమీకరణం 30 అంటే దీని అర్థం ఏమిటంటే ప్రథమ మరియు ద్వితీయ వైపు ఉన్న సమీకరణాలు అన్ని కూడా పర్ యూనిట్ కి సంబంధించినవి అని అర్థం సరేనా కాబట్టి ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్ కోసం సాధారణ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని గీస్తేఅది ఇలా ఉంటుంది ఇది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ యూనిట్ సమానమైన సర్క్యూట్ ఈ వైపు ప్రధమ వైపుఈ వైపు అనగా ద్వితీయ వైపు పర్ యూనిట్ వోల్టేజ్ మరియు ఇది Z కనుక అది j మరియు మీ Zs Zp ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాధమిక లేదా ద్వితీయ వైపు సమానమైన ఇంపెడెన్స్ నుండి ఇప్పుడు Z పర్ యూనిట్ విలువలను నిర్ణయించవచ్చు ఉదాహరణకు మీ ప్రాథమిక వైపు ఇంపెడెన్స్ Zp మరియు ద్వితీయ వైపు ఇంపెడెన్స్ Zs అయితే మీరు సమానమైన ఇంపెడెన్స్ కొరకు పరివర్తన కోసం వెళ్ళినప్పుడు మరియు ఎప్పుడైతే మీరు ప్రాథమిక వైపు సూచించినట్లు అయితే అప్పుడు అది Zs a2అవుతుంది ఇది మీకు తెలుసు కాబట్టి Z1 డివైడెడ్ బై ప్రాథమిక వైపు ఉన్న బేస్ ఇంపెడెన్స్ అనగా ZpB ZpZpBZsZpBa2 ఇప్పుడు Zsఅనేది ZpBa2 ఇది యదార్థంగా ZsBఎందుకంటే ఇది సమీకరణాలు 19 మరియు 20 నుండి వచ్చినది కాబట్టి ఇది సమీకరణం 19 మరియు ZpB VpBIpBఇది సమీకరణం 20 మరియు ZsB VsBIsB సమీకరణం 16 ను సమీకరణం 20తో విభజించండి ఆ చిన్న పనిని నేను కుడి వైపున చేశాను అందువల్ల అలా చేసినట్లయితే అది ZpBZsB VpBIpBIsBVsBఅనగా ZpBZsB వచ్చి 1a2అవుతుంది మరియు ZsB వచ్చిa2ZpBఅవుతుంది కనుక యదార్ధంగా a2ZpBవచ్చి ZsBసరేనా అది తదుపరి స్లయిడ్ కి వెళుతుంది అంటే Z1 ఈ ఇంపెడెన్స్ యొక్క పర్ యూనిట్ విలువ దేనికి సమానం అంటే Zp ZsZsB కాబట్టి ఇది ZsBఅంతేకాక ZsZsB అందువలన Z1 Zp Zs ని Z కి సమానం చేశారు ఇది సమీకరణం 31 అదే విధముగా మీరు ద్వితీయ వైపు చేసినట్లయితే మీకు అదే విధంగా వస్తుంది Z2 Zs Zp Z అంటే పర్ యూనిట్ ప్రాథమిక వైపు కానీ లేక ద్వితీయ వైపు కానీ సూచించినట్లు అయితే ఇంపెడెన్స్ పర్ యూనిట్ విలువ అనేది ఒకటే గా ఉంటుంది అందువల్ల ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ యూనిట్ ఇంపెడెన్స్ ప్రాధమిక లేదా ద్వితీయ వైపు నుండి లెక్కించినా సమానం పర్ యూనిట్ విలువలకు కనిపించే అన్ని పరామితులను మార్చడంలో ఇది ప్రధాన ప్రయోజనం కాబట్టి దీని తరువాత మనం కొన్ని మంచి ఉదాహరణలు తీసుకుంటాము మరియు తరువాత వోల్టేజ్ నియంత్రణ పద్ధతికి వస్తాము కాబట్టి మొదట సాధారణంగా ఈ పర్ యూనిట్ పరివర్తన మరియు ఈ సంఖ్యలు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం చూసిన చిన్న సిద్ధాంతాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ సిద్ధాంతాలన్నింటినీ మనం సంఖ్యాపరంగా పరిగణనలోకి తీసుకోవాలి ఈ పర్ యూనిట్ వ్యవస్థ వాస్తవానికి ఈ చిన్న సంఖ్యాపరంగా మాత్రమే పరివర్తన చెందుతుంది అదే సమయంలో మన శక్తి వ్యవస్థ విశ్లేషణకు ఇది అవసరం అన్ని రకాల విషయాల కోసం మీరు ఎప్పుడైతే మొత్తం అనగా వోల్టేజ్ కరెంట్ పవర్ ఇంపెడెన్స్ లను చదువుతారో అప్పుడు అన్నింటినీ మనం పర్ యూనిట్ విలువలలో పరిగణిస్తాం సరైన ఆధారిత విలువలను ఎంచుకోవడం ద్వారా ఇది మన గణనను సులభతరం చేస్తుంది మొదట మనం ఒక ఉదాహరణ తీసుకుంటాం ఆ తర్వాత కొన్ని ఉదాహరణలు తీసుకుందాం దీనివల్ల మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి మొదటిది సింగిల్ ఫేజ్ టు వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ 25 KVA గా రేట్ చేయబడింది 25 KVA అనగా అది మీ పంపిణీ ట్రాన్స్ఫార్మర్ మరియు 1100 440 Volts 50 hz ట్రాన్స్ఫార్మర్ యొక్క సమానమైన లీకేజ్ ఇంపెడెన్స్ తక్కువ వోల్టేజ్ వైపు సూచిస్తుంది అనగా నేను ప్రాథమిక వైపు 1100 వోల్ట్ లు తీసుకున్నట్లయితే ద్వితీయ వైపు 440 వోల్ట్ లు అవుతుంది కాబట్టి తక్కువ వోల్టేజ్ వైపు సూచిస్తే అది 0 06∟780 Ω అవుతుంది ఇది వాస్తవానికి ద్వితీయ వైపు సూచించే ద్వితీయ వైపు లీకేజ్ ఇంపెడెన్స్ కాబట్టి తక్కువ వోల్టేజ్ వైపు ను ఉపయోగించి నేను ప్రాథమిక వైపు 1100 వోల్ట్ లను తీసుకున్నట్లయితేఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ను బేస్ విలువ గా పరిగణించినట్లయితే ఇది 25 KVA బేస్ KVA మరియు మీ ప్రాథమిక వైపు వచ్చి 1100ద్వితీయ వైపు వచ్చి 440 బేస్ విలువతక్కువ వోల్టేజ్ వైండింగ్కు సూచించబడిన మరియు అధిక వోల్టేజ్ వైండింగ్కు సూచించే పర్ యూనిట్ లీకేజ్ ఇంపెడెన్స్ను నిర్ణయించండి కాబట్టి మొదట అధిక వోల్టేజ్ వైపు ప్రాధమిక మరియు తక్కువ వోల్టేజ్ వైపు మీ ద్వితీయ వైండింగ్ ఉందని అనుకుందాం అంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ వచ్చి 25 KVA గా ఇచ్చేశారు దీనిని 1000 తో భాగించండి మీకు 0 025 MVA వస్తుంది యదార్ధంగా మనము సంఖ్యాపరంగా పరిష్కరించేటప్పుడు బేస్ అనేది KVA VA లేక Volt లో ఉన్నట్లయితే మీరు కిలో వోల్ట్ లలో మార్చండి మరియు నేను బేస్ వోల్ట్ ఆంపియర్ అన్నింటిని MVA కి మార్చాను వాస్తవానికి నా అభిప్రాయం ప్రకారం మీరు లెక్కించటం సులభం అవుతుంది అందువల్ల ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 25 KVA మనం ఇక్కడ 0 025 MVA గా మార్చాము ప్రాధమిక వైపు వోల్టేజ్ 1100 వోల్ట్మనం 1 1 KV గా మార్చాము మరియు ద్వితీయ వైపు 440 V అనగా 0 44 KV సరేనా తరువాత MVA బేస్ పరివర్తన రేటింగ్ కోసం మీరు కనుగొనవలసిన సొంత రేటింగ్ అందువల్ల B 0 05 VpB అనగా ప్రాథమిక వైపు ఓల్టేజ్ ను మీరు 1 1 KV గా రాయవచ్చు మరియు ద్వితీయ వైపు బేస్ ఓల్టేజ్ వచ్చి 0 ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్ యొక్క 440 వోల్ట్ వైపు బేస్ ఇంపెడెన్స్ను కనుగొనాలి అందువల్ల మనము ద్వితీయ వైపు ఏమి వ్రాస్తున్నాము అంటే ZsB V2 VsB2 MVAbase కాబట్టి VsB 0 44KV20 0257 744Ω సరేనా అందువలన తక్కువ వోల్టేజ్ వైపు సూచించబడిన పర్ యూనిట్ లీకేజ్ ఇంపెడెన్స్ వచ్చి Zs Zseq ఇది ZsB గా ఇవ్వవచ్చు ఈ Zs అనగా సెకండరీ సైడ్ లీకేజ్ ఇంపెడెన్స్ ఇచ్చారు అది 0 06∟780 Ω డివైడెడ్ బై ద్వితీయ వైపు ఉన్న బేస్ ఇంపెడెన్స్ అనగా 7 ఇది దేనికి సమానం అంటే 7

u ఈ కోణం కూడా ఇచ్చేశారు సరేనా ఇది ద్వితీయ వైపు Z విలువకానీ ప్రాథమిక లేక ద్వితీయ వైపు పర్ యూనిట్ విలువలు సమానంగా ఉండేలా మీరు చూసుకోవాలి అదేవిధంగా Zpeq అనేది ప్రాథమిక వైపు సూచనగా తీసుకున్నట్లయితే అధిక ఓల్టేజి వైపు అది 1 1 KV అనగా 1100Vఆ Zpeq వచ్చి a2 Zseq అవుతుంది ఇప్పుడే మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క పర్ యూనిట్ కు సమానమైన సర్క్యూట్ ఉత్పన్నం ని చూశాము అది యదార్ధంగా Zp a2 Zs కాబట్టి నేను ఇక్కడ ఏమి రాస్తున్నానంటే Zpeq a2 Zseq కనుక అది యదార్థంగా 2Zseq ఈ విధంగా మనం 1 a రాస్తున్నాము a N2 N1 మరియు 2 a2 Zseq 1your 0 కాబట్టి ఇది Zpeq0 3575∟780Ω సరేనా కావున ఈ ప్రాథమిక మరియు ఈ Zpeqఅనగా 1 1 KV వైపు బేస్ ఇంపెడెన్స్ అది ZpB VpB2MVA base 1 4 Ω అందువలన Zp ZpeqZpB 0 4 7 దీని అర్థం ఏమిటి అంటే మీరు ద్వితీయ వైపుగాని లేక ప్రాథమిక వైపుగాని ఈ విలువ చూసినట్లైతే మీకు సమానంగా వస్తుంది అందువలన పర్ యూనిట్ లీకేజ్ ఇంపెడెన్స్ అనేది మారదు మరియు VpBVsBను పేర్కొంటూ దీనిని సాధించవచ్చు ఇది దేనికి సమానం అంటే ప్రాథమిక వైపు ఉన్నVp రేటెడ్ విలువ అనగా 1 1 KV బై Vs రేటెడ్ అనగా 1 44 2 5 కు సరేనా దీని అర్థం ఏమిటంటే ఈ చిన్న ఉదాహరణ ఏమి చూపిస్తుంది అంటే మీరు పర్ యూనిట్ విలువలను ప్రాథమిక వైపు లేక ద్వితీయ వైపు ఎలా తీసుకున్నప్పటికీ మీరు పిలువబడిన ఓల్టేజ్ ఇంపెడెన్స్ పర్ యూనిట్ ఇంపెడెన్స్ అలాగే ఉంటాయి ధన్యవాదాలు